బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు కెమికల్ ఇంజినీరింగ్ లోని కాలిక్యులేషన్స్ అనే ఈ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు కు స్వాగతం కాబట్టి ఈ కోర్సులో మనకు 12 మాడ్యూల్స్ మరియు సుమారు 36 లెక్చర్స్ ఉన్నాయి మరియు కెమికల్ ఇంజనీరింగ్ లోని అన్ని బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు కాలిక్యులేషన్స్ ను మనము కవర్ చేస్తాము ఈ రోజు మనం మాడ్యూల్ 1 లో ఇంట్రడక్షన్ డిస్కస్ చేస్తాము ఇక్కడ డెఫినిషన్హిస్టరీ మరియు రోల్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్ ఈ లెక్చర్ లో డిస్కస్ చేయాలి కాబట్టి ఇందులో కెమికల్ ఇంజనీరింగ్ యొక్క డెఫినిషన్ కెమికల్ ఇంజనీరింగ్ యొక్క హిస్టరీ మరియు సొసైటీ లో కెమికల్ ఇంజనీర్ల యొక్క రోల్ ఉంటుంది ఇప్పుడు మీకు తెలిసిన కెమికల్ ఇంజనీరింగ్ యొక్క వివిధ యాస్పెక్ట్స్ వాస్తవానికి కెమికల్స్ ప్రొడక్షన్ ప్రాసెస్ కోసం కొన్ని మెకానికల్ డిజైన్ ఎక్విప్మెంట్ తో ఇండస్ట్రియల్ ఫోకస్ ఆధారంగా హ్యూమన్ వెల్ఫేర్ కోసం దారితీస్తుంది మన డైలీ లైఫ్ లో ఇవి చాలా ముఖ్యమైనవి అందువల్ల ఎక్విప్మెంట్స్ మరియు ప్లాంట్స్ డిజైన్ కోసం ఫీసికో కెమికల్ మరియు బయోకెమికల్ రేటు ప్రాసెస్ లను ఉపయోగించే అప్లైడ్ సైన్సెస్ పరిజ్ఞానం కాబట్టి మనము కెమికల్ ఇంజనీరింగ్ యొక్క కోర్ గురించి చెబితే మనం ఆలోచించాలి దాని ఆధారంగా హ్యూమన్ బీయింగ్ యొక్క వెల్ఫేర్ కోసం ఇంజనీరింగ్ యాస్పెక్ట్ అవసరం కాబట్టి మొదట ఈ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ ఎక్కడ నుండి మొదలైంది మరియు కెమికల్ ఇంజనీరింగ్ యొక్క బేసిక్ హిస్టరీ ఎలా ఉండాలి మరియు కెమికల్ ప్రాసెసస్ యొక్క మెయిన్ యాస్పెక్ట్స్ ఏమిటి ఇవి సొసైటీ లో మన డైలీ లైఫ్ కి అవసరమైన కెమికల్స్ ప్రాసెస్ కి ఆ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లు ఎలా డెవలప్ చెందాయి అనే దానిపై మేము దృష్టి సారించాము కాబట్టి ఆ సందర్భంలో దానికి వెళ్ళే ముందు అది కెమికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఏదయినా అది ఇంజనీరింగ్ అని చెప్పాలి ఆ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ అన్నీ సైన్సెస్ యొక్క థియరీ పై ఆధారపడి ఉంటాయి మరియు అక్కడ అవసరమైన కెమికల్స్ ప్రాసెస్ కి సైన్సెస్ అప్లై చేయబడతాయి కాబట్టి ఆ సైన్సెస్ ఆధారంగా ప్రాసెస్ ను ఎలా డెవెలప్ చేయాలో మీరు ఆ సైన్సెస్ ను అప్లై చేయాలి కొన్ని సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ కాల్షియం హైడ్రాక్సైడ్ క్లోరిన్ జీన్ కూడా కొన్ని ఆర్గానిక్ కెమికల్స్ LPG పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ మాదిరిగానే ప్రొడ్యూస్ చేయబడిన అనేక ఆయిల్స్ కూడా ఉన్నాయని అనుకుందాం అంటే కొన్ని ప్రాసెస్ ల ఆధారంగా వస్తోంది కాబట్టి ఆ ప్రాసెస్ లన్నీ ఎప్పుడు జరుగుతాయో వాస్తవానికి సైన్సెస్ యొక్క కొన్ని ఫండమెంటల్స్ పై ఆధారపడి ఉంటుంది ఆ సైన్సెస్ ఫిజిక్స్ కావచ్చు కెమిస్ట్రీ బయోసైన్స్ కావచ్చు మాథెమాటిక్స్ కూడా కావచ్చు కాబట్టి ఎక్విప్మెంట్ ను డెవలప్ చేయడానికి ఆ సైన్సెస్ అవసరం మరియు ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ ఆధారంగా ప్రత్యేకమైన కెమికల్ ని ప్రొడ్యూస్ చేయడానికి ప్లాంట్ సేకరణ అవసరం కాబట్టి ఎక్కడైనా ఏదైనా ప్రాసెస్ డెవలప్ చెందితే అది అప్లైడ్ సైన్సెస్ ను బట్టి ఉంటుంది కాబట్టి ఆ అప్లైడ్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో సైన్స్ మరియు మాథెమాటిక్స్ మొదలైన వాటి ఆధారంగా కెమికల్ ఇంజనీరింగ్గా మార్చబడుతుంది కాబట్టి ఇక్కడ ఆ ప్రాసెస్ యొక్క ఒక స్కీమాటిక్ డయాగ్రమ్ చూపబడింది ఇది బేసిక్ గా లాబరేటరీ స్కేల్ కొన్ని ప్రాసెస్ ఆధారంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో సైన్స్ మరియు మాథెమాటిక్స్ వంటి సైన్సెస్ పై డెవలప్ చేయబడింది మరియు ఆ సైన్సెస్ నుండి మీరు లాబరేటరీ స్కేల్ పై అప్లై చేసుకుంటే మరియు ఆ ప్రొడక్ట్ ఏమిటి అప్పుడు ఆ ప్రాసెస్ ఇండస్ట్రియల్ స్థాయిలో స్కేల్ అప్ అవుతుందిమరియు కెమికల్ ఇంజనీరింగ్ ఆ ప్రాసెస్ యొక్క స్కేలింగ్ను రిప్రెజెంట్ చేస్తుంది మరియు ఆ ప్రాసెస్ ను మారుస్తుంది అది ఆ అప్లైడ్ సైన్సెస్ కు సంబంధించిన కెమికల్ ఇంజనీరింగ్ యొక్క యాస్పెక్ట్ గా పిలువబడుతుంది ఇప్పుడు ఈ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ పై డిస్కషన్ కు వెళ్ళే ముందు మరియు కెమికల్ ఇంజనీరింగ్ యొక్క విభిన్న యాస్పెక్ట్స్ గురించి మరియు దాని బేసిక్ కాలిక్యులేషన్స్ మరియు ఆ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ యొక్క ప్రిన్సిపుల్స్ ఆ కెమికల్ ఇంజనీరింగ్ యొక్క డెఫినిషన్ ఏమిటో మీరు తెలుసుకోవాలి కెమికల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ ప్రారంభంలో యూనివర్సల్ గా ఆమోదించబడిన వివరణ లేదు మరియు కొన్ని ప్రాసెస్ 19 వ శతాబ్దం ప్రారంభ దశలో డెవలప్ చేయబడినవి ప్రాసెస్ డెవలప్ చేయబడినప్పుడల్లా ఆ ప్రాసెస్ లు వాస్తవానికి కొన్ని సైన్స్ పరిజ్ఞానం ఆధారంగా కొన్ని ఇంజనీరింగ్ యాస్పెక్ట్స్ పై ఆధారపడి ఉంటాయి మరియు ఈ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ ని చేయడానికి కన్సార్టియం యొక్క ప్రియంబుల్ మరియు ఆ ప్రియంబుల్ ఆధారంగా కెమికల్ ఇంజనీరింగ్ వాస్తవానికి ఆ కెమికల్ ఇంజనీరింగ్ అని డిఫైన్ చేయబడింది కెమికల్ ఇంజనీరింగ్ అనేది హ్యూమన్ యూజెస్ బెటర్మెంట్ కోసం అవసరమైన కెమికల్స్ మరియు ఆర్టికల్స్ ను ప్రాసెస్ చేయడానికి ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా బయోకెమికల్ రేటు ప్రాసెస్ లను ఉపయోగించుకునే అప్లైడ్ సైన్స్ యొక్క ఏరియా కాబట్టి ఈ కెమికల్ ఇంజనీరింగ్ యొక్క మొదటి డెఫినిషన్ ఇది ఇది 19 వ శతాబ్దపు కెమికల్ ఇంజనీరింగ్ యాస్పెక్ట్స్ ప్రియంబుల్ ఆధారంగా రూపొందించబడింది మరియు డిక్షనరీ ప్రకారం కెమికల్ ఇంజనీరింగ్ ఇలా డిఫైన్ చేయబడింది ఇది ఇంజనీరింగ్ లోని ఒక బ్రాంచ్ ఇది పెద్ద ఎత్తున కెమికల్ ప్లాంట్స్ పెట్రోకెమికల్స్ రిఫైనరీస్ మరియు ఇతర డిజైన్ మరియు ఆపరేషన్స్ ను కలిగి ఉంటుంది కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ డిక్షనరీ ప్రకారం కెమికల్ ఇంజనీరింగ్ యొక్క డెఫినిషన్ ఇది గ్లోబల్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ల ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన కెమికల్ ఇంజనీరింగ్ యొక్క ఇతర డెఫినిషన్స్ కూడా కాబట్టి వారి దృష్టి లోని డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఆధారంగా సబ్స్టెన్సుస్ వాటి కెమికల్ లేదా ఫిజికల్ కంపోజిషన్ స్ట్రక్చర్ ఎనర్జీ కంటెంట్ లేదా ఫిజికల్ స్టేట్ అవసరమైన మార్పులకు కారణమయ్యే ప్రాసెస్ కు సంబంధించినవి గా కెమికల్ ఇంజనీరింగ్ డిఫైన్ చేయబడింది కాబట్టి ఇన్ఫర్మేషన్ హైవే ఇచ్చిన డెఫినిషన్ ఇది తరువాత అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారం కెమికల్ ఇంజనీరింగ్ యొక్క మరింత సరైన డెఫినిషన్ కెమికల్ ఇంజనీరింగ్ యొక్క ఈ డెఫినిషన్ ఇది ఫిజికల్ సైన్సెస్ ప్రిన్సిపుల్స్ ను ఎకనామిక్స్ ప్రిన్సిపుల్స్ తో మరియు ఎక్విప్మెంట్స్ ను ప్రాసెస్ చేయడానికి మరియు ప్రాసెస్ చేయడానికి నేరుగా సంబంధించిన ఫీల్డ్కు హ్యూమన్ రిలేషన్స్ ను అప్లై చేసే ఇంజనీరింగ్ యొక్క బ్రాంచ్ గా ఆర్గనైజేషన్ పేర్కొంది ఇది స్టేట్ ఎనర్జీ కంటెంట్ మరియు కాంపొజిషన్ లో చేంజ్ ను ఎఫెక్ట్ చేస్తుంది అందువల్ల ఇవి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చిన కెమికల్ ఇంజనీరింగ్ యొక్క డిఫరెంట్ డెఫినిషన్స్ మరియు వీటి ఆధారంగా ప్రాథమికంగా ఈ కెమికల్ ఇంజనీరింగ్ అప్లైడ్ సైన్సెస్ నాలెడ్జి ఆధారంగా డెవలప్ చేయబడింది కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ కి అన్ని సైన్సెస్ తోడ్పడతాయి అందుకే ఈ కెమికల్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఇంటర్ డిసిప్లినరీ ప్రొఫెషన్ దీనిలో కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లకు అప్లికేషన్ స్టేట్ కి బేసిక్ సైన్సెస్ యొక్క అన్ని స్ట్రీమ్స్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి వాస్తవానికి ఆ కెమికల్స్ ఏమిటి ఆ కెమికల్ యొక్క అర్ధాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇది బేసిక్ గా రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్స్టెన్స్ మధ్య రియాక్షన్ గా సబ్స్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది సబ్స్టెన్స్ తో రిలేషన్ కలిగి ఉండే విధంగా మీరు ఆ కెమికల్ ని డిఫైన్ చేయాలి ఆ కెమికల్ అర్థం ఏమిటి కెమికల్ ఇంజనీరింగ్ యొక్క యాస్పెక్ట్ మీరు కెమికల్ ఆధారంగా దానిని ఎలా ప్రాసెస్ చేయవచ్చో చెప్పవచ్చు తద్వారా ఇంజనీరింగ్ యాస్పెక్ట్స్ వాస్తవానికి ప్రాసెసింగ్ను రిప్రజెంట్ చేస్తాయి మరియు ఇంజనీరింగ్ అన్ని స్ట్రీమ్స్ సైన్స్ పై ఆధారపడి ఉంటాయి ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ ప్రారంభానికి తిరిగి చూస్తే కాబట్టి 18 వ శతాబ్దంలో 18 వ శతాబ్దం చివరి భాగంలో ముఖ్యంగా 1888 లో మీరు దానిని చూస్తారు కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ వాస్తవానికి 1888 లో ప్రారంభమైంది మరియు ఈ సందర్భంలోకెమికల్ ఇంజనీర్ అనే పదం 1880 లలో టెక్నికల్ సర్కిల్స్ చుట్టూ తేలుతోంది అటువంటి కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ కి ఆ సమయంలో ఒక పర్టిక్యులర్ పర్సన్ గుర్తింపు ఇవ్వడానికి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఈ కెమికల్ ఇంజనీరింగ్ యొక్క ప్రారంభం ఇది అయితే ఈ దశలో కెమికల్ ఇంజనీర్ కెమికల్ ప్రాసెస్ ఎక్విప్మెంట్స్ గురించి కొంత నాలెడ్జి గెయిన్ చేసిన మెకానికల్ ఇంజనీర్ మరియు కెమికల్ ప్లాంట్ కు కొన్నిసార్లు కొంతమంది అబ్సర్వర్స్ లేదా ఫోర్మాన్ అవసరం కాబట్టి ఆ సమయంలో లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కెమికల్ ప్లాంట్స్ ఫోర్మాన్ తక్కువ ఎడ్యుకేషన్ తో కెమికల్ ఇంజనీర్గా పరిగణించబడతాడు మరియు ఆ సమయంలో కెమికల్ ఇంజనీర్గా అప్లైడ్ కెమిస్ట్ పరిగణించబడతాడు అని చెప్పబడింది పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ కెమికల్ రియాక్షన్స్ ల గురించి అతనికి కొంత నాలెడ్జి ఉంటే కాబట్టి ఆ సమయంలో కెమికల్ ఇంజనీరింగ్ సరిగ్గా డిఫైన్ చేయబడలేదు కెమికల్ ప్లాంట్స్ పై ఎవరైనా పనిచేస్తే కొన్ని కెమికల్ రియాక్షన్స్ గురించి కొంత ప్రత్యేక నాలెడ్జి లేదా కెమికల్ ప్రాసెస్ ఎక్విప్మెంట్స్ గురించి కొంత నాలెడ్జి ఉంటే వారిని కెమికల్ ఇంజనీర్గా పరిగణించారు 1880 లో జార్జ్ డేవిస్ ఆ సమయంలో అతను కెమికల్ ప్రాసెస్ ఎక్విప్మెంట్స్ డిజైన్ తో పాటు రియాక్షన్స్ తెలిసిన కొంతమంది వ్యక్తుల ను ఆ ఫోర్మెన్ల గ్రూప్ గా చేశాడు వారు కెమికల్ ఇంజనీర్ల సొసైటీగా కలిశారు అయితే కెమికల్ ఇంజనీరింగ్ సొసైటీ తయారీ ఆ కాలంలో విజయవంతం కాలేదు ఏది ఏమయినప్పటికీ ఈ మోడల్ స్టేట్ 1888 లో కెమికల్ ఇంజనీరింగ్ సొసైటీ ని చేంజ్ చేసినట్లు కనిపిస్తుంది MIT USA యొక్క ఈ ప్రొఫెసర్ లూయిస్ నార్టన్ కోర్సు X ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కెమికల్ ఇంజనీర్లను ఒక ఫార్మల్ డిగ్రీ ద్వారా ఏకం చేశారు ఆ సమయంలో కొన్ని ఇతర ఆర్గనైజేషన్స్ కూడా పోస్ట్ వర్క్ ఇవ్వడం ద్వారా కెమికల్ ఇంజనీరింగ్ యొక్క ఒక ప్రొఫెషన్ ని ఎలా చేయాలో ఆలోచిస్తున్నాయి కొంతమంది పీపుల్స్ కూడా ఆ కెమికల్ ప్రాసెస్ ఎక్విప్మెంట్స్ డిజైన్ ని మరియు రియాక్షన్స్ ఎలా చేయాలో ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి వారు ఈ కెమికల్ ఇంజనీరింగ్లో తమ ఫార్మల్ డిగ్రీని ప్రారంభించారు కాబట్టి ఆ సందర్భంలో పెన్సిల్వేనియా యూనివర్సిటీ మరియు తులాన్ యూనివర్సిటీ వరుసగా 1892 మరియు 1894 లలో వారి 4 సంవత్సరాల కెమికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ లను జోడించాయి ఆ 1888 తరువాత ఈ ప్రొఫెసర్ లూయిస్ నార్టన్ కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ కోసం ఒక కోర్సు 10 ను అక్కడ కోర్సు ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా చేశాడు మరియు ఆ తరువాత డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుండి కెమికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ని పొందిన అనేక మంది వ్యక్తులు ఉన్నారు మరియు వారు వారి వర్క్ ఎక్స్పీరియన్స్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ కు డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా సంబంధం ఉన్న కొన్ని ఇతర ఎక్విప్మెంట్స్ డెవలప్మెంట్ ఆధారంగా ప్రఖ్యాత కెమికల్ ఇంజనీర్ అవుతారు కాబట్టి ఆ సందర్భంలో సైన్స్ లోని డిఫరెంట్ స్ట్రీమ్స్ ఆధారంగా కెమికల్ ఇంజనీరింగ్ను డెవలప్ చేసిన హిస్టారికల్ కెమికల్ ఇంజనీర్కు మనము సెల్యూట్ చేయాలి మరియు వారు దీనిని సైన్స్ లేదా కెమికల్ ఇంజనీరింగ్గా భావించారు కాబట్టి ఈ హిస్టారికల్ కెమికల్ ఇంజనీర్లు ఈ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్స్ ను డెవలప్ చేయడానికి ప్రారంభంలో చాలా సహకరించారు ఈ సందర్భంలో జాన్ డాల్టన్ ఆ సమయంలో అతను మంచి కెమికల్ ఇంజనీర్లలో ఒకరు కెమికల్ ఇంజనీరింగ్ సైన్స్ యొక్క ఈ డెవలప్మెంట్ తో అతను పనిచేస్తున్నప్పుడు అతను వారి రీసెర్చ్ ఆర్టికల్స్ లో అటామిక్ వెయిట్స్ పబ్లిష్ చేసాడు మరియు అతను ఆ అటామిక్ వెయిట్స్ పై పనిచేశాడు ఈ అటామిక్ వెయిట్స్ బ్యాలన్సుడ్ గా ఉన్న కెమికల్ ఈక్వేషన్స్ ను ఎలా అలౌ చేస్తాయి మరియు కెమికల్ ఇంజనీరింగ్ మాస్ బ్యాలెన్స్ల ఆధారంగా ఎలా ఎస్టాబ్లిష్ చేయబడతాయి అది 1805 లో జరిగింది మరియు అతను ఆ సమయంలో రాయల్ సొసైటీ లో ఫెలో మరియు అతను ఇంగ్లీష్ ఫిజిసిస్ట్ మరియు మెట్రాలజిస్ట్ గా 1805 లో పిలువబడ్డాడు కాబట్టి కెమికల్ ఈక్వేషన్స్ ను డెవలప్ చేసిన మొదటి వ్యక్తి షీట్ ఎలా బ్యాలెన్స్ చేయాలి మరియు కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ల కోసం మాస్ బ్యాలెన్స్ ఎలా చేయాలి ఆ తరువాత 1824 లో ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ సాది కార్నోట్ కంబషన్ రియాక్షన్స్ మరియు ఎనర్జీ లో కంబషన్ రియాక్షన్స్ యొక్క థర్మో డైనమిక్ యాస్పెక్ట్స్ ఏమిటి మరియు దానిపై థర్మో డైనమిక్ ప్రాపర్టీస్ యొక్క విభిన్న లక్షణాలు ఏమిటి కంబషన్ రియాక్షన్స్ అనే దాని పై అతను కూడా పనిచేశాడు అతను 1824 లో కంబషన్స్ రియాక్షన్స్ యొక్క థర్మోడైనమిక్స్ స్టడీ చేయడానికి ఒక బుక్ రాశాడు మరియు అతను తన బుక్ లో కార్నోట్ సైకిల్ని వివరించారు హీట్ ఇంజిన్ల థియరీ తో ఎలా రిలేషన్ కలిగి ఉంది అనేది కూడా అతని బుక్స్ లో వివరించబడింది మరియు అతను బుక్స్ పేరు ఏమిటో ప్రచురించాడు రిఫ్లెక్షన్స్ ఆన్ ది మోటివ్ పవర్ ఆఫ్ ఫైర్ కాబట్టి కంబషన్ రియాక్షన్స్ యొక్క థర్మోడైనమిక్స్ స్టడీ చేసిన మొదటి బుక్ అది ఆ తరువాత 1850 లో R E క్లాసియస్R Clausius కార్నోట్ డెవలప్ చేసిన ప్రిన్సిపుల్స్ ను మాలిక్యులర్ స్కేల్ కి అటామిక్ కెమికల్ సిస్టమ్స్ లకు అప్లై చేయడం ప్రారంభిస్తాడు కాబట్టి ఇది 19 వ శతాబ్దంలో ముఖ్యమైన మైల్ స్టోన్ కెమికల్ సిస్టమ్స్ డెవలప్మెంట్ ఆధారంగా ఈ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లు అటామిక్ నుండి మాలిక్యులర్ స్కేల్ కి మారుతాయి ఆ తరువాత యేల్ యూనివర్సిటీ లో సుమారు 10 సంవత్సరాలు అంటే 1873 1876 అమెరికన్ శాస్త్రవేత్తను జోసియా విల్లార్డ్ గిబ్స్ అంటారు కెమికల్ సిస్టమ్స్ స్టడీ చేయడానికి అతను గణనీయమైన థియరిటికల్ కాంట్రిబ్యూషన్స్ చేశాడు వీటిని థర్మోడైనమిక్స్ క్యారెక్టర్ స్టిక్స్ ను కాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారు మరియు దీనిని క్లాసియస్ యొక్క థర్మోడైనమిక్స్ అంటారు కాబట్టి థర్మోడైనమిక్స్ ఎనాలిసిస్ కు ఈ కెమికల్ ఇంజనీరింగ్ కాంట్రిబ్యూషన్ చాలా ముఖ్యమైనది అయిన ముఖ్యమైన టైమ్ లో ఇది ఒకటి ఆ 1882 తరువాత హెల్మ్హోల్ట్జ్ గిబ్స్ మాదిరిగానే ఒక ఫౌండింగ్ థర్మోడైనమిక్స్ పై పేపర్ను పబ్లిష్ చేసాడు కెమికల్ రియాక్షన్స్ యొక్క ఫోర్స్ అయిన కెమికల్ అఫినిటీ యొక్క మెజర్మెంట్ ఆ కెమికల్ రియాక్షన్ ఎలా జరిగిందో మరియు ఆ కెమికల్ కి డ్రైవింగ్ ఫోర్స్ ఏమిటో అతను చూపించాడు మరియు రియాక్షన్ ప్రాసెస్ ల యొక్క ఫ్రీ ఎనర్జీ ని మెజర్ చేయడం మరియు డిటర్మిన్ చేయడానికి అతను ఆ థియరీ ని ఇచ్చాడు అందువల్ల అతను కెమికల్ రియాక్షన్స్ యొక్క ఫోర్స్ థియరీ ని ఇచ్చాడు ఇది రియాక్షన్ ప్రాసెస్ యొక్క ఫ్రీ ఎనర్జీ ని మెజర్ చేయడం ద్వారా డిటర్మిన్determine చేయబడుతుంది ఆ 1880 తరువాత జార్జ్ డేవిస్ అని పిలుస్తారు లండన్లోని కెమికల్ ఇంజనీర్ల సొసైటీ విజయవంతం కావడానికి అతను ప్రతిపాదించాడు కెమికల్ ఇండస్ట్రీ పై పనిచేస్తున్న మరియు ఆ కెమికల్ ప్రాసెస్ ల గురించి కొంత అవగాహన ఉన్న వ్యక్తుల ఆధారంగా మెకానికల్ ఇంజనీర్ల సొసైటీ తయారు చేయడం విజయవంతం కాలేదని నేను ఇప్పటికే డిస్కస్ చేశాను తరువాత 1887 లో లండన్లో కెమికల్ ఇంజనీర్ల యొక్క ఈ సొసైటీ విజయవంతం కానందున అతను కెమికల్ ప్రాసెస్ ల ఆపరేషన్స్ పై 12 లెక్చర్స్ సిరీస్ ని ప్రెజెంట్ చేసాడు ఇప్పుడు దీనిని యూనిట్ ఆపరేషన్ అని పిలుస్తారు ఇది కెమికల్ ఇంజనీరింగ్లో ప్రధానమైన విషయాలలో ఒకటి మరియు అతను ఈ ఆపరేషన్ కెమికల్ ప్రాసెస్ లపై 12 లెక్చర్స్ సిరీస్ ని MIT టెక్నికల్ స్కూల్ లో యూనిట్ ఆపరేషన్గా ప్రెజెంట్ చేసాడు 1901 లో అతను కెమికల్ ఇంజనీరింగ్లో మొదటి బుక్ ని హ్యాండ్బుక్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ అని కూడా పబ్లిష్ చేసాడు అక్కడ అతను చాలా థియరీ ని వివరించాడు కెమికల్ ఇంజనీరింగ్ యొక్క డెవలప్మెంట్ హిస్టరీ మరియు కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్స్ యొక్క డిఫరెంట్ యాస్పెక్ట్స్ ఏమిటి అనేది వివరించాడు అతను తన మొదటి కెమికల్ ఇంజనీరింగ్ బుక్ లో హ్యూమన్ లైఫ్ బెటర్మెంట్ కోసం డిఫరెంట్ ఎస్సెన్షియల్ కెమికల్స్ డెవలప్ చేయటానికి సైన్స్ ని ఎలా అప్లై చేయవచ్చో మరియు ఎలా ప్రాసెస్ చేయవచ్చో వివరించాడు దాని పై ఆయన కొంత థియరీ ఇచ్చారు కనుక ఇది కెమికల్ ఇంజనీరింగ్ హిస్టరీ లో ముఖ్యమైన బుక్స్ లో ఒకటి ఆ తరువాత 1883 లో ఒస్బోర్న్ రేనాల్డ్స్ కెమికల్ ఇంజనీరింగ్లో ప్రఖ్యాత మనుషుల లో ఒకడు అతను అన్ని కెమికల్ ప్రాసెస్ లను అంచనా వేసిన దాని ఆధారంగా ఫ్లూయిడ్ ఫ్లో ఆపరేషన్లో ఎంతో కృషి చేశాడు మరియు అతను ఫ్లూయిడ్ ఫ్లో కోసం డైమెన్షన్ లెస్ గ్రూప్ ని డిఫైన్ చేసాడు మరియు ప్రాక్టికల్ స్కేల్ అప్ కు లీడ్ చేసే ఫ్లూయిడ్ ఫ్లో కి ఆ డైమెన్షన్ లెస్ గ్రూప్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో ఫ్లో బిహేవియర్ హీట్ ట్రాన్స్ఫర్ బిహేవియర్ మరియు మాస్ ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్స్ ను కూడా అర్థం చేసుకోవాలి కెమికల్ ఇంజనీరింగ్ విద్యతో పాటు ఇండస్ట్రీ లో వారి ఎక్విప్మెంట్ డిజైన్ మరియు ఇతర ప్రాసెస్ ల డెవలప్మెంట్ ఈ రోజుల్లో ఉన్న హార్డ్ కోర్ సబ్జెక్టులు మరియు 1885 లో హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్ అతను సెంట్రల్ కాలేజీ లో "కెమికల్ ఇంజనీరింగ్" లో ఒక కోర్సును అందిస్తున్నాడు ఇప్పుడు పేరు మార్చబడింది దీనిని ఇంపీరియల్ కాలేజ్ లండన్ అని పిలుస్తారు మరియు అతను సైంటిఫిక్ రీసెర్చ్ లో యాక్టివ్ గా ఉన్నాడు మరియు అతను కెమిస్ట్రీ లోని నాఫ్థలిన్ డెరివేటివ్స్ మరియు నాఫ్థలిన్ ఎలా ప్రొడ్యూస్ చేయవచ్చు అనే సబ్జెక్టు పై పని చేస్తున్నాడు ఆ క్రూడ్ ఆయిల్ నుండి నాఫ్థలిన్ మరియు కొన్ని వినూత్నమైనవి మనం ఎలా ప్రొడ్యూస్ చేయవచ్చు అందువల్ల ఆమె అక్కడి క్రూడ్ ఆయిల్ నుండి నాఫ్థలిన్ డెరివేటివ్స్ కెమిస్ట్రీ పై ఆ థియరీ ని ఇచ్చింది అతను రాయల్ సొసైటీ ఆఫ్ ఎడిన్బర్గ్ లో కూడా ఫెలో అతను ఒక ఇంగ్లీష్ కెమిస్ట్ కాబట్టి ఆ కెమికల్ నాలెడ్జి నుండి ఆ నాఫ్థలిన్ డెరివేటివ్స్ కెమిస్ట్రీ యొక్క కన్వర్షన్ అప్పటి నుండి హెన్రీ ఇ ఆర్మ్స్ట్రాంగ్Henry E Armstrong 1885 చే ఓపెన్ ఐడియా ఆధారంగా చేసిన కెమికల్స్ యొక్క అనేక సింథసిస్ లు ఉన్నాయి మరియు తరువాత 1888 లో MIT లో ఆర్గానిక్ మరియు ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయిన అతను MIT లో ఒక కొత్త కరిక్యులంన్ని ఒక కోర్సుగా ప్రారంభించాడు కెమికల్ ఇంజనీరింగ్ యొక్క ప్రాథమిక డిగ్రీ ఈ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సు 10 ఆధారంగా ప్రారంభమైంది ఆపై ఈ కోర్సు స్ట్రక్చర్ ఆధారంగా అతను మొదటి కెమికల్ ఇంజనీర్ను చేశాడు ప్రపంచం లోని మొట్టమొదటి ఫార్మల్ కెమికల్ ఇంజనీర్ విలియం పేజ్ బ్రయంట్ మరియు అతని క్లాస్మేట్స్ అని చెప్పవచ్చు కాబట్టి 1891 లో MIT కెమికల్ ఇంజనీరింగ్లో బ్యాచలర్ ఆఫ్ సైన్స్ అవార్డ్స్ ను విలియం పేజ్ బ్రయంట్ మరియు ఆ విలియం పేజ్ బ్రయంట్ యొక్క మరో ఆరుగురు క్లాస్మేట్లకు ప్రదానం చేస్తుంది మరియు వారు MIT నుండి ప్రపంచం లోని మొట్టమొదటి కెమికల్ ఇంజనీర్ల సమూహంగా గుర్తించబడ్డారు ఆ సందర్భంలో విలియం పేజ్ బ్రయంట్ 7 మంది విద్యార్థులలో మొదటివాడు కోర్సు 10 నుండి గ్రాడ్యుయేట్ అయ్యాడు మరియు తద్వారా ప్రపంచం లోని మొట్టమొదటి ఫార్మల్ కెమికల్ ఇంజనీర్ అయ్యాడు అని అతన్ని అంటారు ఆ తరువాత 20 వ శతాబ్దం ప్రారంభంలో ఆలివర్ ప్యాటర్సన్ వాట్స్ విస్కాన్సిన్ యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్లో అతనికి మొదటి పిహెచ్ డిగ్రీ ప్రదానం చేసింది మరియు అతను 1937 వరకు విస్కాన్సిన్ మాడిసన్ యూనివర్సిటీ లో కెమికల్ ఇంజనీరింగ్ మరియు అప్లైడ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేశాడు మరియు అతను హాట్ నికెల్ ప్లేటింగ్ బాత్ డెవలప్మెంట్ కి ప్రసిద్ధి చెందాడు మరియు దీనిని "వాల్స్ బాత్ " అంటారు ఆ తరువాత ఈ హిల్డా డెరిక్ కూడా కెమికల్ ఇంజనీర్ మరియు ఆమె ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ యొక్క మొదటి మహిళా విద్యార్థి సభ్యురాలు కాబట్టి ఈ కెమికల్ ఇంజనీర్లు కెమికల్ ఇంజనీరింగ్ యొక్క ప్రాథమిక డిగ్రీ మరియు సైన్స్ ని పొందిన ప్రఖ్యాత కెమికల్ ఇంజనీర్లు మరియు వారు ఈ కెమికల్ ఇంజనీర్ల ని పిల్లర్స్ లా బిల్డ్ చేస్తున్నారు మరియు వారు అక్కడ ప్రఖ్యాత హిస్టారికల్ కెమికల్ ఇంజనీర్లు 1945 నుండి అంటే 20 వ శతాబ్దంలో అనేక రంగాలు ఉన్నాయి అనేక మంది సైంటిస్ట్స్ ఉన్నారు వారు సైంటిస్ట్స్ వారు కెమికల్ ఇంజనీరింగ్లో పనిచేస్తున్నారు మరియు కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్స్ కెమికల్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ లో అనేక రకాల రీసెర్చ్ లు జరిగాయి మరియు దాని ఆధారంగా ఇప్పుడు సొసైటీ ఈ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెసస్ ల ఆధారంగా వివిధ మార్గాల్లో డెవలప్మెంట్ చేయబడుతోంది ఇప్పుడు 20 వ శతాబ్దంలో ఆ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ యొక్క మైల్ స్టోన్ ని మనం తిరిగి చూస్తే కెమికల్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ కి సంబంధించిన అనేక యాస్పెక్ట్స్ కనిపిస్తాయి అప్పటి నుండి ఈ కెమికల్ ఇంజనీరింగ్ ఆ 20 వ శతాబ్దం ప్రారంభంలో విశిష్ట ప్రొఫెషన్ గా ప్రారంభమైందని చూస్తారు కోర్ కెమికల్ ఇంజనీరింగ్గా పరిగణించబడుతున్న వాటర్ ఎలెమెంట్స్ శతాబ్దాలుగా మరియు అంతకంటే ఎక్కువ కాలం ఉన్నప్పటికీ కంబయినింగ్ కెమిస్ట్రీ ఎక్విప్మెంట్ మెకానికల్ డిజైన్ తో ఇండస్ట్రియల్ ఫోకస్ ని కలిగి ఉన్న ఒక అమాల్గమ్ వలె ఇది ప్రారంభమైందని మీరు చెప్పవచ్చు కెమికల్ ఇంజనీరింగ్ యొక్క ప్రారంభంలో ఆ శతాబ్దంలో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కూడా డెవలప్మెంట్ చేస్తోందని మీరు చూడవచ్చు కాబట్టి ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఆ కాలంలో మాత్రమే కాదు ఇది బైబిల్ లో కూడా మునుపటి దశ ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ హోమర్లో కూడా ప్రస్తావించబడింది ఇది ఫెర్మెంటేషన్ ప్రాసెస్ కాబట్టి ఈ డిసిప్లిన్ ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో ప్రారంభమైంది కెమిస్ట్రీ యొక్క నాలెడ్జి ఆధారంగా ఇతర కొన్ని కెమికల్ ప్రాసెసస్ లు కొన్ని ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ మెకానికల్ డిజైన్ తో ఫోకస్ చేసాయి మరియు ఇవి ప్రారంభ విజయాలు ముఖ్యమైన కెమికల్స్ ఆధారంగా పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేయటానికి అమాల్గమ్ లో కూడా ఈ కెమిస్ట్రీ ఫెర్మెంటేషన్ ప్రాసెసింగ్ ఆ విషయాల జ్ఞానం మరియు ఐడియా డెవలప్మెంట్ ఆధారంగా కూడా ఆ ప్రొఫెషన్ లో ప్రజాదరణ పొందిన ప్రొఫెషన్ ని డిఫైన్ చేసినవి మరియు ఆ ప్రాథమిక విషయాల కాన్సెప్ట్ మరియు ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ యాస్పెక్ట్స్ ఆధారంగా తదుపరి ప్రాసెస్ యొక్క డెవలప్మెంట్ కి నాలెడ్జి తెరవబడింది ఇప్పుడు మీరు ఆ 1915 గురించి మాట్లాడితే అది ఒక మైల్ స్టోన్ గా పరిగణించబడుతుంది ఆ సందర్భంలో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లు హ్యూమన్ హిస్టరీ అంతటా ఉన్నాయి మరియు క్లోస్ట్రిడియం అసిటోబుటిలికం అని పిలువబడే ఆర్గానిజం చేత కార్న్ యొక్క ఏరోబిక్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా అసిటోన్ మరియు బ్యూటనాల్ ప్రొడక్షన్ కి ఆల్కహాలిక్ బెవరేజెస్ కాకుండా మొదటి ఇండస్ట్రియల్ స్కేల్ ఫార్మేషన్ ప్రాసెస్ ఇది 1915 లో బ్రిటిష్ కెమిస్ట్ చైమ్ వీజ్మాన్ చేత డిస్కవర్ చేయబడింది మరియు ఈ మార్గం ద్వారా అసిటోన్ ప్రొడక్షన్ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ యుద్ధ ప్రయత్నానికి చాలా అవసరం ఎందుకంటే స్మోక్ లెస్ పౌడర్ ప్రొడక్షన్ లో నైట్రో సెల్యులోజ్ యొక్క సాల్వెంట్ వలె అసిటోన్ అవసరం కాబట్టి ఆ సందర్భంలో ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ల ఆధారంగా అసిటోన్ సాధారణంగా ప్రొడ్యూస్ చేయబడిన కాల్షియం అసిటేట్ కాబట్టి ఇది ఒక కెమికల్ ప్రాసెస్ లో మైల్ స్టోన్ గా పరిగణించబడుతుంది అయితే ఈ 1930 తరువాత ప్రారంభ విజయాలు ప్రజల దృష్టిలో ప్రొఫెషన్ ని డిఫైన్ చేసాయి అవసరమైన కెమికల్స్ పెద్ద ఎత్తున ప్రొడ్యూస్ చేయటానికి మరియు కెమికల్ ఇంజనీరింగ్లో నేటి తేదీలో ఫ్లూయిడ్ క్యాటలిటిక్ క్రాకింగ్ యొక్క ఇన్వెన్షన్ తో రిలేషన్ కలిగి ఉంది 1930 ల చివర లో వారెన్ కె లూయిస్Warren K Lewis మరియు ఎడ్వర్డ్ ఆర్ గిల్లిలాండ్Edward R Gilliland డెవలప్ చేసిన ప్రాసెస్ అని చెప్పగలము ఆ సందర్భంలో ఇది కెమికల్ ఇంజనీరింగ్ అడ్వాన్సుడ్ ప్రాసెస్ డెవలప్మెంట్ లో ఒకటి మరియు ఆ ప్రాసెస్ చాలా ఎనర్జిటిక్ మరియు ఎకనామికల్ మరియు ఎఫిషియంట్ దాని ఇన్వెన్షన్ అధిక ఏవియేషన్ గ్యాసోలిన్ ప్రొడక్షన్ కి కీలకమైనది సెకండ్ వరల్డ్ వార్ లో మరియు ఆధునిక పెట్రోలియం రిఫైనరీస్ సెంటర్ ఫీస్ యొక్క హార్ట్ ఇది ఇప్పటికీ ఆధునిక పెట్రోలియం రిఫైనరీస్ కి సెంటర్ గా ఉంది కాబట్టి ఈ ఇన్వెన్షన్ ఒక మైల్ స్టోన్ 2 గా పరిగణించబడుతుంది మరియు ఇది వాస్తవానికి 1930 లో కనుగొనబడింది 1940 లో పదేళ్ల తరువాత మీరు చెప్పినట్లు ఈ సందర్భంలో 1940 ల ప్రారంభంలో పెన్సిలిన్ ప్రొడక్షన్ కోసం అతిపెద్ద తరహా అరబిక్ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ డెవలప్ చెందాల్సిన అవసరం ఉంది ఇది ముఖ్యమైన మైల్ స్టోన్స్ లో ఒకటి ఎందుకంటే ఇది అత్యుత్తమ ఇంజనీరింగ్ అచివ్మెంట్స్ లో ఒకటి కెమికల్ ఇంజనీరింగ్ కోర్ లో బయోకెమికల్ ఇంజనీరింగ్ యొక్క బయోలాజికల్ రూట్స్ ద్వారా కెమికల్ ప్రొడక్షన్ ముఖ్యమైనది ఆ తరువాత 1942 నుండి 1945 వరకు ఇది యుద్ధ కాలం అని మీరు చెప్పవచ్చు అంటే అనుకోకుండా 20 వ శతాబ్దంలో గొప్ప కెమికల్ ఇంజనీరింగ్ అడ్వాన్సుస్ ని గుర్తించడంలో రిక్కరింగ్ థీమ్ ఆ సమయంలో 2 వ వరల్డ్ వార్ ప్రారంభంలో ఆగ్నేయాసియా లోని రబ్బరు ప్లాంటేషన్ లను జపనీస్ ఆక్రమించింది నేడు సింథటిక్ రబ్బర్ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మరియు 1942 లో యు ఎస్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ అకాడమీ కన్సార్టియం మరియు అవి పెద్ద మొత్తంలో సింథసిస్ రబ్బరు ను ప్రొడ్యూస్ చేయవలసి ఉంది దీనిని జి ఆర్ ఎస్ రబ్బరు అని పిలుస్తారు ఇది 75 బ్యూటాడిన్ మరియు 25 స్టైరిన్ మరియు 1945 నాటికి యునైటెడ్ స్టేట్స్ కొరకు సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల సింథటిక్ రబ్బర్ ప్రొడ్యూస్ అయ్యింది అప్పుడు 1945 నుండి పాలిమర్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ప్రాసెసింగ్లో కెమికల్ ఇంజనీర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని మరియు 20వ శతాబ్దం సగం నాటికి కెమికల్ ఇంజనీర్ సాధారణంగా దీనికి సంబంధించిన కెమికల్స్ ని ఎక్కువ మొత్తంలో కెమికల్ సింథసిస్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారని చెప్పగలుగుతారు మరియు కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ శతాబ్దం రెండవ భాగంలో గణనీయంగా విస్తరించిందని చెప్పవచ్చు కాబట్టి అప్పటి నుండి ఈ కెమికల్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ ఇప్పటి వరకు కొనసాగుతుంది 1951 నుండి ఈ 20 వ శతాబ్దం లో పనిచేస్తున్న వారు అనేక మంది కెమికల్ ఇంజనీర్లు ఈ రోజుల్లో ప్రఖ్యాత కెమికల్ ఇంజనీర్లు కెమికల్ ఇంజనీరింగ్ నాలెడ్జి ఆధారంగా ప్రాసెస్ డెవలప్మెంట్ కి భిన్నంగా పనిచేస్తున్నారు ఈ సందర్భంలో వారు ఈ కెమికల్ ఇంజనీరింగ్ నాలెడ్జి ఆధారంగా ప్రాసెస్ డెవలప్మెంట్ కి చాలా ఛాలెంజెస్ ను ఎదుర్కొంటున్నారు సోలార్ ఎనర్జీ ని ఎలా ఎకనామికల్ గా మార్చాలి వంటి డిఫరెంట్ ఛాలెంజెస్ ఫ్యూజన్ నుండి ఎనర్జీ ని ఎలా అందించాలి రివర్స్ ఇంజనీర్ బ్రెయిన్ కు ఇవ్వబడిన వాటిని క్లీన్ చేయడానికి ఎలా యాక్సిస్ ను అందించాలి పర్సనలైజ్డ్ లెర్నింగ్ ద్వారా కార్బన్ సీక్వెస్ట్రేషన్ మెథడ్ ని డెవలప్ చేసిందని కూడా మీరు చెప్పగలరు సైంటిఫిక్ డిస్కవరీ కోసం దాని టూల్స్ ను ఎలా డెవలప్ చేయాలి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను రిస్టోర్ మరియు ఇంప్రూవ్ చేయడం కూడా ఎలా ఆ అడ్వాన్సుడ్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ ఎలా చేయాలి న్యూక్లియర్ రియాక్టర్ లను ఎలా నివారించాలి లేదా బెటర్ మెడిసిన్ ని ఎలా ఇంజనీరింగ్ చేయాలో కూడా మీరు చెప్పగలరా నైట్రోజన్ సైకిల్ ని ఎలా నిర్వహించాలి వర్చువల్ రియాలిటీ ని ఎలా యన్హాన్స్ చేయాలి మన హ్యూమన్ లైఫ్ యొక్క మంచి కోసం సైబర్ స్పేస్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ సెక్యూర్ అని మీకు ఎలా తెలుసు కాబట్టి వేర్వేరు ఇంజనీర్ల నుండి వేర్వేరు స్ట్రీమ్స్ నుండి ఈ యూనివర్సల్ ఛాలెంజెస్ లో ఈ భాగం ఆక్టివ్ పార్టిసిపేషన్ మరియు కెమికల్ ఇంజనీర్ల లీడర్ షిప్ అని మీకు తెలుసు ఇప్పుడు ఈ కెమికల్ ఇంజనీర్ రోల్ ఎలా ఉండాలి వాల్స్ ఆధారంగా కెమికల్ ఇంజనీర్లకు ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఇంపార్టెంట్ రోల్స్ ఈ రోజు ప్రతి ఇండస్ట్రీ లో మరియు మీరు కెమిస్ట్రీ లేదా బయాలజీ లో సర్వీస్ చేయవచ్చు ఇక్కడ అలాంటి ఫాక్టర్స్ ఏమిటంటే సెమీకండక్టర్స్ నానో టెక్నాలజీ ఫుడ్ ప్రాసెసింగ్ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ ఫార్మస్యూటికల్స్ ఎనర్జీ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఫైనాన్స్ మెడిసిన్ అని చెప్పవచ్చు మీరు ట్రెడిషనల్ కెమికల్ మరియు పెట్రోకెమికల్స్ అని చెప్పగలరు కాబట్టి ఆ కెమికల్ ఇంజనీర్లు అవసరమైన కెమికల్స్ తో పాటు హ్యూమన్ డెవలప్మెంట్ కి మరికొన్ని సర్వీసెస్ ను అందించడానికి మరియు మంచి మార్గం కోసం ఛాలెంజెస్ ని తీసుకుంటారు కాబట్టి కెమికల్ ఇంజనీర్లు ట్రెడిషనల్ గా ఆ ఛాలెంజెస్ లో ప్రొడక్ట్స్ డిజైన్ మరియు ప్రొడక్ట్స్ ప్రాసెస్ రెండింటిలోనూ పాల్గొంటారు ఇప్పుడు ఈ ప్రత్యేకమైన సెమీకండక్టర్ ప్రొడక్షన్ పై కెమికల్ ఇంజనీర్ పాత్ర ఎలా ఉంటుందో మనం మాట్లాడితే మోడరన్ కెమికల్ ఇంజనీర్గా ఆ పార్ట్శ్ ను చూద్దాం ఈ సంవత్సరం సెమీకండక్టర్ల ప్రొడక్షన్ ని వారు ఎలా చేస్తున్నారు ఈ ప్రత్యేక సెమీకండక్టర్ ప్రొడక్షన్ లో ఆ కెమికల్ ఇంజనీర్లు వాస్తవానికి ఎలా ముఖ్యమైనవారు కాబట్టి ఈ సందర్భంలో కెమికల్ మరియు రెడ్ ప్రాసెస్ లపై ఆధారపడిన కంప్యూటర్ సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఈ ప్రాసెస్ ను చాలా వరకు పొందిన కెమికల్ ఇంజనీర్లు సెమీకండక్టర్ల ప్రొడక్షన్ ని ఇస్తారు ఈ సందర్భంలో మీరు చాలా సంవత్సరాలుగా ఇంటెల్ కార్పొరేషన్ యొక్క ముగ్గురు వ్యవస్థాపకుల్లో ఒకరు మరియు దాని CEO ఒక కెమికల్ ఇంజనీర్ కాబట్టి అతను కెమికల్ ఇంజనీర్ అతను సెమీకండక్టర్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నాడు వారి కొంత ఐడియా ఆధారంగా బేసిక్ సైన్సెస్ డెవలప్మెంట్ మరియు కెమికల్ ఇంజనీర్గా సెమీకండక్టర్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ కి ఐడియా కోసం ఆయన చాలా సహకరించారు ఇప్పుడు కెమికల్ ఇంజనీర్లలో ఒకరైన అలాన్ మైఖేల్Alan Michael's కెమికల్ ఇంజనీర్ల కంట్రోల్డ్ డ్రగ్ రిలీజ్ లో పనిచేస్తున్నారు ఈ కంట్రోల్డ్ డ్రగ్ రిలీజ్ లో కెమికల్ ఇంజనీర్గా అతను చాలా సహకారం అందించిన మార్గదర్శకుడు ఇక్కడ పాలిమర్స్ జెల్స్ డ్రగ్ ని ఓవర్ టైమ్ రిలీజ్ చేసే ముఖ్యమైన మెటీరియల్ లో ఒకటి మరియు రిలీజ్ కు సంబంధించిన ఇష్యూస్ అంటే జెల్స్ లో డ్రగ్ సాల్యుబిలిటీ మరియు రేట్ ఆఫ్ రిలీజ్ యొక్క యూనిఫామిటీ మరియు బాడీ లో ప్లేస్ ఐన చాలా మెటీరియల్స్ కొరకు బయో కంపాటిబిలిటీ మొదలైనవి చూసేది ఇప్పుడు ఈ యాస్పెక్ట్స్ యొక్క ఈ ఫాక్టర్స్ పాలిమర్ జెల్స్ ప్రొడక్షన్ స్టేజ్ పై వాస్తవంగా ఎలా ప్రభావితం చేస్తాయి మరియు ఆ సందర్భంలో ఈ అలాన్ మైఖేల్Alan Michael's ఒక ఐడియా ఇచ్చాడు ఆ డ్రగ్ రిలీజ్ ను కంట్రోల్ చేయడానికి ఈ పాలిమర్ జెల్స్ ప్రొడక్షన్ యొక్క ఈ ఫండమెంటల్స్ ను కూడా డెవలప్ చేశాడు మరియు ఈ సందర్భంలో అతను ఈ ఫీల్డ్ ని డెవలప్ చేసే లీడర్స్ లో ఒకరు అతను కెమికల్ ఇంజనీర్ మరియు 1970 లో అక్కడ ఆల్టర్ రీసెర్చ్ కి ప్రెసిడెంట్ అందువల్ల కెమికల్ ఇంజనీర్ ఈ కెమికల్ ప్రాసెస్ నుండి వేరే విధంగా పని చేయగలడు కానీ అతను కంప్యూటర్ చిప్ ప్రొడక్షన్ సెమీకండక్టర్ ప్రొడక్షన్ వంటి ఇతర ప్రాసెస్ డెవలప్మెంట్ బయోకెమికల్ ప్రాసెసస్ పై పని చేయగలడు సింథటిక్ బయాలజీ ఫీల్డ్ లో కూడా కెమికల్ ఇంజనీర్లు సింథటిక్ వంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తారు బయాలజీ జెనెటిక్ కోడ్ కి కొత్త యాక్సెస్ మరియు మైక్రో కెమికల్ రియాక్టర్లు గా పనిచేసే సెల్స్ లో మెటబోలిక్ పాత్ వేస్ ను మార్చడం ద్వారా నోవెల్ కెమికల్ బిల్డింగ్ బ్లాక్లను రూపొందించడానికి సింథటిక్ డిఎన్ఎ కాబట్టి ఈ కొత్త ఫీల్డ్ లో ప్రముఖ వ్యక్తులలో ఒకరు కెమికల్ ఇంజనీర్ జే కీస్లింగ్ ప్రాక్టికల్ మరియు ఇన్ ఎక్సపెన్సివ్ సింథటిక్ బయాలజీ రూట్ ని కన్స్ట్రక్ట్ చేసాడు ఇందులో వాస్తవానికి మలేరియాను రెసిస్ట్ చేయటానికి మెడికేషన్ ఛాయస్ క్వినైన్ మరియు దాని డెరివేటివ్స్ ను కలిగి ఉంటుంది కాబట్టి ఈ కెమికల్ ఇంజనీర్లు కెమికల్ సింథసిస్ కు కొంత ఆలోచన ఇవ్వగల ముఖ్యమైన వాటిలో ఇది ఒకటి దీనిని నేను సింథటిక్ బయాలజీ అనుకుంటున్నాను ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ లో కెమికల్ ఇంజనీర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు ఈ సందర్భంలో కెమికల్ ఇంజనీర్లు గ్రీన్ ప్రాసెసస్ డెవలప్మెంట్ ద్వారా ఎన్విరాన్మెంట్ ని కంట్రోల్ చేస్తారు మరియు ఎయిర్ మరియు వాటర్ క్వాలిటీ తో డీల్ చేసే మెథడ్స్ ను ఇంప్రూవ్ చేస్తారు ఈ విషయంలో కెమికల్ ఇంజనీరింగ్ జాన్ సీన్ ఫెల్డ్ మరియు అతని సహచరులు 1972 లో ఎయిర్ పొల్యూషన్ యొక్క మొదటి మేథమెటికల్ మోడల్స్ ను డెవలప్ చేశారు మరియు వారు అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ యొక్క అర్బన్ మరియు రీజినల్ మోడల్స్ డెవలప్మెంట్ లో కూడా లీడర్స్ ముఖ్యంగా ఫోన్ ఓజోన్ మరియు ఏరోసోల్స్ ప్రాసెస్ లో కూడా డేవిడ్ బోగెర్ఒక కెమికల్ ఇంజనీర్ ఒక అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ నుండి బాక్సైట్ రెసిడ్యూ వేస్ట్ ను పారవేసేందుకు నిర్వహించారు ఇవి కాస్టిక్ కొలాయిడల్ సస్పెన్షన్ రూపంలో ఉన్నాయి దీనిని రెడ్ మార్ట్ అని పిలుస్తారు మరియు భారీ రెడ్ మార్ట్ వాస్తవానికి ఆ కాస్టిక్ సోడా యొక్క ప్రాసెసింగ్ వద్ద అక్కడ కొన్ని ఇతర బాక్సైట్ ఫీల్డ్ లో కూడా ప్రొడ్యూస్ చేయబడింది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లు కాబట్టి అతను వాస్తవానికి రెడ్ మార్ట్ అని పిలువబడే ఈ కొలాయిడల్ సస్పెన్షన్ను నిర్వహించాడు ఈ రెడ్ మార్ట్ను వాల్యుబుల్ ప్రొడక్ట్ గా మార్చడం ద్వారా అతను రీయూజ్ చేయడానికి మరియు వేస్ట్ వాటర్ ను ట్రీట్ చేయడం కోసం వాల్యుబుల్ మెటీరియల్స్ ను తయారు చేయడానికి సస్పెన్షన్ను ఉపయోగించాడు మరియు వేస్ట్ ల వాల్యూమ్ ని రెండో వంతు తగ్గించాడు కెమికల్ ఇంజనీర్లు నానో టెక్నాలజీలో కూడా పనిచేస్తారు 1990 ల ప్రారంభం నుండి 100 నానో మీటర్ల లేదా అంతకంటే తక్కువ ప్రమాణాల పొడవుతో కెమికల్ ప్రాసెస్ ల ఎక్స్ప్లాయిటేషన్ కి సైంటిఫిక్ ఇంట్రెస్ట్ వాస్తవానికి పెరిగిందని మీరు చెప్పగలరు కాబట్టి అప్పటి నుండి మీరు ఈ మాక్రో నుండి నానో స్కేలు రేంజ్ కి బెటర్ ప్రాసెస్ కు ప్రాసెస్ డెవలప్మెంట్ లో భారీ మార్పు ఉంటుందని మీరు చూస్తారు ఈ నానో స్కేలు ప్రాసెస్ ల ఆధారంగా ప్రాసెస్ యొక్క ఇంటెన్సిఫికేషన్ లభిస్తుంది నానో స్కేల్ ప్రాసెసస్ గురించి ఆలోచిస్తే కెమికల్ ఇంజనీర్స్ వాస్తవానికి ఈ నానో టెక్నాలజీ బేస్డ్ కెమికల్ ప్రాసెస్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఇన్ టెన్సిఫికేషన్ పై చాలా రీసెర్చ్ లు చేశారు అదే సందర్భంలో మెటీరియల్ యొక్క మోలార్ క్వాంటిటీస్ నుండి వేర్వేరు ఫీజికల్ మరియు కెమికల్ ప్రాపర్టీస్ ఆధారంగా మెటీరియల్స్ యొక్క క్యాటలిటిక్ ప్రాపర్టీస్ మరియు మెటీరియల్స్ మాదిరిగా కాకుండా ఇంటర్ఫేషియల్ ఫెనోమెన ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్లో ప్రాసెస్ యొక్క ఇన్టెన్సిఫికేషన్ కోసం ఈ నానో స్కేలు వద్ద నిర్ణయించబడుతుంది కెమికల్ సెన్సార్ల డెవలప్మెంట్ లో నానో టెక్నాలజీ గొప్ప గా ఉపయోగపడుతుంది సెన్సార్ ఎలిమెంట్ సైజు మాలిక్యులర్ డైమెన్షన్స్ కు రెడ్యూస్ చేయబడితే సెన్సార్ డెవలప్మెంట్ ద్వారా సింగిల్ మరియు అల్లైడ్ మాలిక్యూల్స్ ని అనలైజ్ చేయడం సాధ్యమవుతుంది దీని ఆధారంగా మీకు తెలిసిన మాలిక్యూల్ ప్రాపర్టీస్ మరియు నానో స్కేలు రేంజ్ లో మరియు మాలిక్యూల్స్ యొక్క ఈ నానో స్కేలు రేంజ్ ప్రాపర్టీస్ ను ఈ సెన్సార్ డెవలప్మెంట్ కి ఈ సెన్సార్ ద్వారా అనలైజ్ చేయవచ్చు కాబట్టి ఈ సెన్సార్ డెవలప్మెంట్ వాస్తవానికి ఈ కెమికల్ ఇంజనీర్లు కూడా డెవలప్ చేస్తున్నారు కెమికల్ ఇంజనీర్ మైఖేల్ స్ట్రానో డ్రింకింగ్ వాటర్ లో ఆర్సెనిక్ వంటి ఇంప్యూరిటీస్ ను చాలా తక్కువ స్థాయిలో గుర్తించడానికి నానోచానెల్ ఆధారిత సెన్సార్ను క్రియేట్ చేయటానికి కార్బన్ నానోట్యూబ్లను ఉపయోగించారు కాబట్టి ఈ నానో టెక్నాలజీ బేస్డ్ కెమికల్ ప్రాసెస్ లో అతని కాంట్రిబ్యూషన్ ముఖ్యమైన పరిణామాలలో ఒకటి కెమికల్ ఇంజనీర్ మాటియో పాస్క్వాలి మరియు అతని సహచరులు వారు కూడా కెమికల్ ఇంజనీర్లు కెమికల్ ఇంజనీర్స్ కార్బన్ నానో ట్యూబ్స్ లను ప్రాసెస్ చేయడానికి హై స్ట్రెంగ్త్ కలిగిన ఫైబర్లను ప్రొడ్యూస్ చేయడానికి డేటా ట్రాన్స్మిషన్ కోసం మరియు లాంగ్ డిస్టెన్సుస్ కు పవర్ డెలివరీ కోసం లైట్ వెయిట్ ఎలక్ట్రికల్ కండక్టర్లుగా ఏరోప్లేన్ ప్యానెళ్ల వెయిట్ ను తగ్గించే అప్లికేషన్ కోసం ఒక ప్రాసెస్ ను డిస్కవర్ చేసారు అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఈ కెమికల్ ఇంజనీర్లు కూడా ఏరోప్లేన్ డిజైన్ కోసం మరియు వెయిట్ తగ్గించడానికి నానో ట్యూబ్ బేస్డ్ హై స్ట్రెంగ్త్ ఫైబర్ల డెవలప్మెంట్ కోసం పని చేస్తున్నారు కెమికల్ ఇంజనీర్ డేవిడ్ సోనే అతను నానో కేర్ టిఎమ్ ప్రాసెస్ లను కనిపెట్టిన కమెర్షియలైజ్డ్ ప్రఖ్యాత కెమికల్ ఇంజనీర్లలో ఒకరు దీనిలో 1 మరియు 10 nm లెంగ్త్ గల కార్బన్ నానో విస్కర్స్ ఆక్వస్ సస్పెన్షన్తో కాటన్ ఫైబర్స్ వెట్ గా అవుతాయి ఇది సాధారణంగా స్ప్రేడ్డింగ్ కి బదులుగా లిక్విడ్స్ కు కారణమవుతుంది కెమికల్ ఇంజనీర్లు కొత్త మెటీరియల్ సింథటిక్ పాలిమర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి మరియు సొసైటీ కి ఉపయోగకరమైన మెటీరియల్స్ ను తయారు చేయడానికి వాటి ప్రాసెసింగ్ లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఈ సందర్భంలో కెమికల్ ఇంజనీర్ రాబర్ట్ గోర్ కనుగొన్న పవర్ ఫిల్మ్ గోరే టెక్స్ ఇది వాస్తవానికి పాలిటెట్రాఫ్లోరోఎథైలీన్ నుండి తయారైన పోరస్ ఫిల్మ్ లేదా షార్ట్ గా PTFE అని చెప్పవచ్చు మరియు దీనిని సాధారణంగా టెఫ్లాన్ అనే ట్రేడ్ పేరుతో పిలుస్తారు మరియు ఈ ఫిల్మ్ ఔట్డోర్ వీరింగ్ లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది ఇది మెడికల్ అప్లికేషన్స్ లో సింథటిక్ బ్లడ్ వెస్సెల్స్ గా కూడా ఉపయోగించబడుతుంది కాబట్టి కెమికల్ ఇంజనీర్ గా రాబర్ట్ గోర్ అందించిన సహకారం చాలా గొప్పది కెమికల్ ఇంజనీర్లు ఫ్రాంక్ బేట్స్ మరియు గ్లెన్ ఫ్రెడరిక్సన్ కొత్త ట్రాన్స్పోర్ట్ కి ప్లాస్టిక్ పాలీ సైక్లో హెక్సిల్ ఇథిలీన్ ప్రొడక్షన్ లేదా డెవలప్మెంట్ కి కూడా చాలా తోడ్పడ్డారు బ్రీట్లే గ్లాస్సి మెటీరియల్ ని డిస్క్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అనువైన టఫ్ థర్మోప్లాస్టిక్గా మార్చడానికి ఇవి సాధారణంగా ఆప్టికల్ స్టోరేజ్ మీడియాలో ఉపయోగించబడతాయి ఇప్పుడు హార్డ్ కోడ్ కెమికల్ ఇంజనీరింగ్ యొక్క ప్రాసెస్ అయిన కొల్లాయిడల్ సైన్స్ లో ఈ అలిస్ గ్యాస్ట్ను మనం గుర్తుంచుకోవాలి ఆమె ఎలెక్ట్రో హీయాలజీని మరియు ఈ ఫెనొమెనొన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని అప్లై చేసిన తరువాత పెర్మనెంట్ డైపోల్స్ కలిగిన కొల్లాయిడల్ పార్టికల్స్ సస్పెన్షన్ యొక్క విస్కోసిటీ పెరిగిందని డిస్కవర్ చేసింది వైడ్ రేంజ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ మరియు ఎక్స్ప్లాయిటేషన్ కి ముందంజ లో ఉంది క్లెట్చెస్ వంటి డివైసెస్ కు పాజిబిల్ అప్లికేషన్ కొల్లాయిడల్ సైన్స్ జ్ఞానం ఉన్న అప్లికేషన్ ఆ సందర్భంలో కొల్లాయిడల్ పార్టికల్స్ సస్పెన్షన్ యొక్క విస్కోసిటీ చేంజ్ కి ఈ థియరీ అవసరం ఇది పెర్మనెంట్ డైపోల్స్ ఎలా చేయగలదో డివైస్ డెవలప్మెంట్ అప్లికేషన్ కోసం అప్లై చేయబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో కెమికల్ ఇంజనీరింగ్ నేపథ్యంలో ముఖ్యమైన సైంటిస్ట్ ల లో ఆలిస్ ఘాట్ ఒకరు అలాగే ఈ సందర్భంలో కెమికల్ ఇంజనీర్లు ఇచ్చిన టిష్యూ ఇంజనీరింగ్లో ముఖ్యమైన రోల్ హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇనిస్టిట్యూట్లో కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అయిన క్రిస్టి అన్సేత్ డిసీజ్ లేదా డామేజెడ్ కార్టిలాజినోస్ టిష్యూ రీజనరేషన్ కి పెరిగేకొద్దీ కార్టిలాజినోస్ టిష్యూస్ కు సపోర్ట్ ఇవ్వడానికి డెవలప్ చేసిన ఇంజెక్ట్ చేయగల మరియు బయోడిగ్రేడబుల్ స్కేప్ఫోల్డింగ్ ఎవరిది టిష్యూస్ ని పెంచటం మరియు డిఫరెన్షియేట్ చేయగల బయో కాంపాటబుల్ స్కేప్ఫోల్డింగ్ ను కన్స్ట్రక్ట్ చేయటం ద్వారా ఈ టిష్యూస్ దాని రెస్పెక్టీవ్ ఫంక్షనింగ్ కోసం ఆర్గాన్ ని రీప్లేస్ చేయడానికి ఇంజనీర్ చేయవచ్చు కెమికల్ ఇంజనీర్లు వాటర్ డీశాలినేషన్ మెంబ్రేన్ బేస్డ్ సెపరేషన్ కు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఒక కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లో వాటర్ ట్రీట్మెంట్ ఒకటి ఈ మెంబ్రేన్ ను వివిధ రకాల అప్లికేషన్స్ లో హీమోడయాలసిస్ వంటి వాటర్ ట్రీట్మెంట్ క్యారెక్టర్ స్టిక్స్ రివర్స్ యొక్క ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్ డెవలప్మెంట్ లో ఉపయోగిస్తున్నట్లు మీరు చెప్పగలరు వాటర్ డీశాలినేషన్ కోసం ఓస్మోసిస్ ప్రాసెస్ ఈ విషయంలో ఆ కెమికల్ ఇంజనీర్లు సిడ్నీ లోయిబ్ మరియు శ్రీనివాస సౌరిరాజన్ రివర్స్ ఓస్మోసిస్ ప్రాసెస్ డెవలప్మెంట్ కి ప్రసిద్ధి చెందారు ఇది వాస్తవానికి 1959 లో డెవలప్ చేయబడింది కాబట్టి వాటర్ డిస్టిలేషన్ ప్రాసెస్ కు ఈ డ్రింకింగ్ వాటర్ సిస్టం ఇప్పటికీ ముఖ్యమైనది ట్రెడిషనల్ ఫాసిల్ ఫ్యూయల్ కి దూరంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ డెవలప్మెంట్ లో కెమికల్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు మరియు ఈ సందర్భంలో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కి సోలార్ ఎనర్జీ అనేది మీరు చెప్పగలిగే ఒక ఏరియా ఇందులో కెమికల్ ఇంజనీరింగ్ రోల్ రీమార్కబుల్ ఈ విషయంలో మనం టి డబ్ల్యు ఫ్రేజర్ రస్సెల్T W Fraser Russell ను గుర్తుంచుకోవాలి ఇది సోలార్ సెల్స్ కంటిన్యూయస్ ప్రొడక్షన్ కోసం ఒక రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ గ్రూప్ ని మోటివేట్ చేసే లీడర్ మరియు అతను మూవింగ్ సబ్స్ట్రేట్ పై కంటిన్యుయస్ గా సెమీకండక్టర్ను డిపాజిట్ చేసే రియాక్టర్ను రూపొందించాడు కాబట్టి ఈ సందర్భంలో అతని పేరు ఒక కెమికల్ ఇంజనీర్ ఇది రీమార్కబుల్ అలాగే క్వాంటిటేటివ్ బయోసైన్స్ లో మీరు ఆ రోల్ ను చెప్పవచ్చు ఈ సందర్భంలో మోడరన్ బయాలజీ మరియు బయో మెడిసిన్ లో కెమికల్ ఇంజనీర్లు చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ లో కూడా కెమికల్ ఇంజనీర్లు ముఖ్యమైన రోల్ పోషిస్తారు ఆ సందర్భంలో కెమికల్ ఇంజనీర్లు ట్రెడిషనల్ ఫాసిల్ ఫ్యూయల్ కి దూరంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ డెవలప్మెంట్ పై పనిచేస్తారు ఈ విషయంలో టి డబ్ల్యు ఫ్రేజర్ రస్సెల్T W Fraser Russell సోలార్ సెల్స్ కంటిన్యూయస్ ప్రొడక్షన్ కి మోటివేటెడ్ రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ లో లీడర్ కాబట్టి ఈ విషయంలో ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ డెవలప్మెంట్ కి మోటివేటెడ్ కెమికల్ ఇంజనీర్ లో ఆయన ఒకరు ఈ కెమికల్ ఇంజనీర్ లే కాకుండా క్వాంటిటేటివ్ బయోసైన్స్ బయో సైన్స్ రీసెర్చ్ లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఈ సందర్భంలో రాకేష్ జైన్ కెమికల్ ఇంజనీరింగ్కు బ్లడ్ వెస్సెల్ ల నెట్వర్క్ను మరియు ట్యూమర్స్ ల్లో ట్రాన్స్వాస్కులర్ ట్రాన్స్పోర్ట్ను డెవలప్ చేసేందుకు సహకారం అందించాడు మరియు డాక్టర్ ఎ చక్రవర్తిDr K Chakraborty ఒక కెమికల్ ఇంజనీర్ అని చెప్పడం రీమార్కబుల్ అతను మాలిక్యూలర్ కంఫోర్మషన్ ను స్టడీ చేయడానికి స్టాటిస్టికల్ మరియు క్వాంటం మెకానిక్లను ఉపయోగిస్తాడు ఇమ్యూన్ సిస్టమ్స్ గురించి అతను మొదటి క్వాంటిటేటివ్ మరియు టెస్టబుల్ వివరణ ఇచ్చాడు ఇది మీకు ఆప్టిషియన్ ప్రాసెస్ అని తెలుసు మరియు ఇది ప్రాసెస్ ను ఇల్ల్యుమినేట్ చేసింది ఇది కొంతమంది హ్యుమన్స్ మాత్రమే హెచ్ఐవిని ఎంతవరకు నియంత్రించగలదో ఇస్తుంది కాబట్టి ఈ కెమికల్ ప్రాసెస్ డెవలప్ కాకుండా ఇతర ఇంజనీరింగ్ ఫీల్డ్స్ లో కూడా కెమికల్ బయో కెమికల్ ప్రాసెసస్ ల రోల్ ఉంటుంది ఒక కెమికల్ ఇంజనీర్ పబ్లిక్ సర్వీసెస్ లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు ఇది కూడా ఒక రెకగ్నిషన్ ప్రాసెస్ కొంతమంది హ్యూమన్స్ కు ఇచ్చే ఎలిమినేషన్ ప్రాసెస్ HIV వైరస్ ను కంట్రోల్ చేయగలదు కాబట్టి ఈ కెమికల్ ప్రాసెస్ డెవలప్మెంట్ కాకుండా కెమికల్ బయో కెమికల్ ప్రాసెస్ లో మరియు ఇతర ఇంజనీరింగ్ ఫీల్డ్స్ లో కూడా కెమికల్ ఇంజనీర్లు పబ్లిక్ సర్వీసెస్ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కెమికల్ ఇంజనీర్లు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ యొక్క అడ్మినిస్ట్రేటర్ గా వ్యవహరించగలరు అతను ఎనర్జీ సెక్టార్ కు సెక్రటరీ గా ఉండగలడు సైన్స్ మరియు ఇంజనీరింగ్లో రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ కి ఎక్స్పర్ట్ అడ్వయిసెస్ ను అందించగలడు అతను డిఫరెంట్ ఎసెన్స్ తో లోడ్ చేయబడిన మాండ్వి ఫార్మ్స్ స్టోర్స్ ని డెస్ట్రాయ్ చేయడానికి ప్రాసెసర్ యొక్క ఎవాల్యుయేషన్ చేయగలడు కాబట్టి ఇతర ప్రొఫెషన్స్ ఇలా వ్యవహరించగలవు మెడిసిన్ ప్రారంభించడానికి లా ని స్టడీ చేయడానికి ముఖ్యంగా పేటెంట్ లా ని లార్జ్ ఎంప్లొయెర్ గా ఉన్న ఫైనాన్సియల్ సెక్టార్ లోకి ప్రవేశించడానికి ఈ సందర్భంలో ఈ కెమికల్ ఇంజనీర్లు వేర్వేరు ప్రొఫెషన్స్ లో కూడా బెటర్ కాంట్రిబ్యూషన్ ఇవ్వగలరు ఈ సందర్భంలో మీరు కెమికల్ ఇంజనీర్లుగా ఉన్న కొంతమంది ప్రఖ్యాత వ్యక్తులు గుర్తుంచుకోవాలి కానీ వారు ఆడమ్ ఒస్బోర్న్ ఇతర ప్రొఫెషన్స్ లో కూడా ఎంతో సహకారం అందించారు అతను 1981 లో మొట్టమొదటి కమర్షియల్ పోర్టబుల్ కంప్యూటర్ను కూడా డెవలప్ చేశాడు కెమికల్ ఇంజనీరింగ్ నేపథ్యం ఫిజిసిస్ట్ మరియు నోబెల్ లారేట్ ఇప్పుడు న్యూక్లియర్ ఇంజనీరింగ్ యొక్క ఫాదర్ గా పిలువబడే యురేనియం సెపరేషన్ ప్రాసెస్ కు చాలా దోహదపడింది వాస్తవానికి అతను కెమికల్ ఇంజనీర్ మరియు ఫిజిసిస్ట్ ఎడ్వర్డ్ టెల్లర్ అనే అతను హైడ్రోజన్ బాంబు యొక్క ఫాదర్ గా తెలియని వ్యక్తి కాదు మరియు అతను తన మొదటి యూనివర్సిటీ డిగ్రీ కి కెమికల్ ఇంజనీరింగ్ కూడా చేసాడు కాబట్టి ఈ కెమికల్ ఇంజనీర్ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్స్ లో మాత్రమే కాకుండా అతను ఇతర ప్రొఫెషన్స్ కి కూడా కాంట్రిబ్యూషన్ చేయవచ్చు కాబట్టి ఆ కెమికల్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ హిస్టరీ మరియు ప్రాసెస్ డెవలప్మెంట్ లో కెమికల్ ఇంజనీర్ల రోల్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ డెవలప్మెంట్ హిస్టరీ మరియు కెమికల్ ఇంజనీరింగ్ ఎలా పనిచేస్తుంది మరియు వివిధ ఇతర ప్రొఫెషన్స్ యొక్క అనేక అంశాలను మనము డిస్కస్ చేసాము కాబట్టి ఈ లెక్చర్ ఇచ్చినందుకు మీ అటెంషన్ కి థాంక్యు నేను మరింత స్టడీ చేయటానికి సజెస్ట్ చేశాను మరియు నేను కొన్ని టెక్స్ట్ బుక్స్ ఇచ్చాను ఇక్కడ రిఫరెన్స్ బుక్ ఉంది మరియు తదుపరి లెక్చర్ కెమికల్ ప్రాసెస్ యొక్క బేసిక్ ఫ్యూచర్ పై ఉంటుంది కాబట్టి దయచేసి ప్రిన్సిపుల్స్ కోసం ఆ లెక్చర్స్ ను అనుసరించండి మరియు బేసిక్ ఫ్యూచర్ కెమికల్ ప్రాసెస్ తదుపరి లెక్చర్స్ లో డిస్కస్ చేయబడుతుంది థాంక్యు